ఈ ఉపన్యాసంలో మేము సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతాము ఇది చాలా ముఖ్యమైన అంశం వాస్తవానికి IoT లో సాధారణంగా మరియు IIoT లో అలాగే పరిశ్రమలకు చాలా ఆందోళన కలిగించే అంశం ఇండస్ట్రీ 4 0 సందర్భంలో మనం ఇప్పటివరకు మాట్లాడినవి ప్రజలు తమ వ్యవస్థల భద్రత భౌతిక వ్యవస్థలు సైబర్ భౌతిక వ్యవస్థలు మరియు డేటా యొక్క భద్రత గురించి పెద్దగా ఆందోళన చెందకపోతే ఈ విషయాలన్నీ అర్ధవంతంగా ఉంటాయి వ్యవస్థ ద్వారా సేకరించబడిన మరియు ప్రసారం చేయబడిన మొత్తం డేటాను భద్రపరచాలి డేటా యొక్క గోప్యతను కాపాడుకోవాలి అది డేటాగా ఉండాలి అది ఒక వ్యక్తి నుండి స్వీకరించబడింది ఇది నమ్మదగినదిగా ఉండాలి మరియు మొదలైనవి కాబట్టి సైబర్ సెక్యూరిటీ విషయానికి వస్తే ఇలాంటి అనుబంధ సమస్యలు కూడా ఉన్నాయి భద్రత గోప్యత ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన ఎంటిటీలు మరియు ఇవి ఏ వ్యవస్థ సందర్భంలోనైనా చాలా ఆందోళన కలిగిస్తాయి మరియు ఖచ్చితంగా ఏదైనా ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థ మరియు తక్కువ శక్తితో కూడిన వనరుల పరిమితి వ్యవస్థలు IoT IIoT మరియు మొదలైన వాటికి అందుకే పరిశ్రమ 4 0 సందర్భంలో సైబర్ సెక్యూరిటీ యొక్క ప్రాథమిక అంశాలు దానిలోని విభిన్న అంశాలు ఏమిటి మరియు పరిశ్రమలలో సైబర్ భౌతిక వ్యవస్థలను భద్రపరిచే పరంగా ఉన్న కొన్ని రకాల బెదిరింపులను మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వీటిలో ప్రతి ఒక్కటి ఇప్పుడు వివరంగా పరిశీలిస్తాము కాబట్టి సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి ఇది ప్రాథమికంగా అక్కడ ఉన్న సైబర్ మౌలిక సదుపాయాల భద్రత ప్రాథమికంగా కంప్యూటింగ్లో మనం కంప్యూటింగ్లో సైబర్స్పేస్ గురించి మాత్రమే కాకుండా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మొదలైన వాటిని కలిగి ఉన్న కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతున్నాము సైబర్ మౌలిక సదుపాయాల భద్రత మాత్రమే కాదు భౌతిక భద్రత కంప్యూటింగ్ యంత్రాల భౌతిక భద్రత కంప్యూటింగ్ కాని యంత్రాలు మొదలైనవి కాబట్టి ఇతర అన్ని రకాల యంత్రాలు సైబర్ మౌలిక సదుపాయాలు పనిచేసే యంత్రాల భౌతిక భద్రత కాబట్టి మేము రెండు విషయాల గురించి ఆందోళన చెందుతున్నాము ఒకటి సైబర్ సెక్యూరిటీ మరియు భౌతిక భద్రత ఇవి భద్రత విషయంలో మనం ప్రధానంగా ఆందోళన చెందుతున్న రెండు విభిన్న విషయాలు కాబట్టి దేని నుండి రక్షణ విభిన్న దాడుల నుండి రక్షించడం మౌలిక సదుపాయాలకు హాని కలిగించే సంస్థలచే దాడులు జరుగుతాయి పారిశ్రామిక IoT సందర్భంలో వ్యవస్థలు అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన యంత్రాలు కాబట్టి అవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటే మనకు ఇంటర్నెట్ వర్క్ ఉంది మరియు మేము వ్యవస్థలోకి ప్రవేశించే వివిధ చొరబాటుదారుల యొక్క సంభావ్యత గురించి మాట్లాడుతున్నాము మరియు వ్యవస్థకు హాని కలిగించే ఒక రకమైన దాడిని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాము అది పనిచేస్తున్న విధానం విభిన్న డేటా ప్రసారం చేయడం డేటాను దొంగిలించడం మొత్తం నెట్వర్క్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మరియు భౌతిక యంత్రాలకు హాని కలిగిస్తుంది కాబట్టి ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ యొక్క విభిన్న అంశాలు ఇవన్నీ కాబట్టి మేము సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మరియు డేటాను ఎలా రక్షించాలో గురించి మాట్లాడాలి కాబట్టి ఏమి జరుగుతుందంటే సైబర్ భౌతిక వ్యవస్థ విషయంలో డేటా సెంటర్లకు అనధికారిక ప్రాప్యతకు వ్యతిరేకంగా సైబర్ సెక్యూరిటీ మరియు భౌతిక భద్రతను ఒకేసారి ఉపయోగిస్తుంది కాబట్టి మనం దేనిని రక్షించాలి మరియు దానికి వ్యతిరేకంగా రక్షణ ఏమిటి కాబట్టి డేటాలో అనధికార అనధికారిక మార్పు నుండి రక్షణ డేటా అనధికారికంగా తొలగించడం మరియు ధృవీకరించబడని ప్రాప్యతపై అనధికార కాబట్టి ఇవి 3 వేర్వేరు విషయాలు వీటికి వ్యతిరేకంగా రక్షణలు చేయవలసి ఉంటుంది సాధారణంగా IIoT వ్యవస్థలు లేదా IoT వ్యవస్థలు సాధారణ పనిలో ఎలా ఉన్నాయనే దాని గురించి ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం మరియు ఇది మేము గతంలో గణనీయంగా వివరంగా చర్చించిన విషయం కాబట్టి మన దగ్గర ఏమి ఉంది మనకు వేర్వేరు భౌతిక వ్యవస్థలు ఉన్నాయి దానిపై ఒక రకమైన సెన్సార్ అమలు చేయబడుతుంది కాబట్టి మనకు మెషిన్ 1 ఉంది దీనికి కొంత సెన్సార్ ఉంది ఒక మెషిన్ 2 మరికొన్ని సెన్సార్లను కలిగి ఉంటుంది మరియు అదేవిధంగా మనకు వేర్వేరు యంత్రాలు ఉన్నాయి వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెన్సార్లు ఉన్నాయి ఇక్కడ నేను ఒక యంత్రానికి ఒకే సెన్సార్ను గీసాను కాని ఒక యంత్రానికి బహుళ విభిన్న సెన్సార్లు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సెన్సార్లు వారు ఏమి చేస్తారు మేము దీనిని ఇంతకు ముందే చూశాము ఒక రకమైన నెట్వర్క్ ద్వారా ఈ యంత్రాలు డేటాను కొన్ని ఇతర మౌలిక సదుపాయాలకు పంపబోతున్నాయి ఇక్కడే మనకు కొన్ని డేటా సెంటర్ లేదా కొన్ని సర్వర్ లేదా అలాంటిదే ఉంటుంది ఇది డేటాకు ప్రాప్యతను పొందుతుంది ఇది డేటాను పొందుతుంది మరియు దానిపై మేము వేర్వేరు విశ్లేషణలను అమలు చేస్తాము ఇది సాధారణంగా జరుగుతుంది మరియు విశ్లేషణల ఆధారంగా మేము కూడా కొన్ని రకాల యాక్చుయేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉందని చూశాము కాబట్టి సాధారణంగా ఏదైనా IoT వ్యవస్థ మరియు IIoT వ్యవస్థ చాలా ఎక్కువ స్థాయిలో పనిచేస్తాయి కాబట్టి ఇక్కడ వివిధ పొరలు ఏమిటి మనకు సెన్సార్లు ఉన్నాయి ఇవి భౌతిక వాతావరణంలో పర్యావరణాన్ని గ్రహిస్తాయి అవి పనిచేస్తాయి డేటాను సేకరిస్తాయి కొన్ని నెట్వర్క్ ద్వారా అప్పుడు ఈ డేటా నెట్వర్క్ ద్వారా పంపబడుతోంది విశ్లేషించవలసి ఉంటుంది మరియు ఇక్కడ కొంత యాక్చుయేషన్ అవసరం కావచ్చు మరియు యాక్చుయేషన్ ఉండవచ్చు లేదా అలా జరగవచ్చు కూడా డేటా ఒక రకమైన అప్లికేషన్ సాఫ్ట్వేర్లో డేటా యొక్క విశ్లేషణ అవుతుంది కాబట్టి మేము సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నామో ఇప్పుడు మనకు తెలుసు ఇవి మనం గుర్తుంచుకోవలసిన విషయాలు మేము సమగ్రంగా ఉండాలి ఈ వ్యవస్థను అనధికార అనాలోచిత ప్రాప్యత మరియు వ్యవస్థకు సంభావ్య హాని నుండి రక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము దీన్ని ఎలా చేయాలి ఒక విషయం ఏమిటంటే ఈ సెన్సార్ల నుండి స్వీకరించబడిన డేటా మనం దానిని రక్షించుకోవాలి మాకు ఏమి ఉంది మాకు డేటా లేదా సమాచార భద్రత ఉంది అప్పుడు మనం ఏమి చేయాలి ఇది సంఖ్య 1 సంఖ్య 2 చివరకు ఉంటుంది డేటా నెట్వర్క్ ద్వారా పంపవలసి ఉంటుంది కాబట్టి మనకు నెట్వర్క్ లేదా ఇంటర్ నెట్వర్క్ భద్రత ఉండాలి ఇలాంటి సిస్టమ్లలో నడుస్తున్న ఈ అనువర్తనాలు కూడా వీటిని మనం రక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము అప్లికేషన్ భద్రత గురించి మాట్లాడుతున్నాము అక్కడ కొన్ని ఇతర రకాల భద్రతా సమస్యలు ఉన్నాయి కాబట్టి వ్యవస్థను ఉపయోగిస్తున్న వినియోగదారులు లేదా తుది వినియోగదారులు లేదా వ్యవస్థలో పాల్గొనే వేర్వేరు నటులు వారు వ్యవస్థను సరిగ్గా ఉపయోగించుకునేంతగా అవగాహన కలిగి ఉండాలి మరియు వ్యవస్థ యొక్క భద్రతతో కొన్ని సంభావ్య సమస్యలు ఉన్నాయి డేటా యొక్క మౌలిక సదుపాయాలు మరియు మొదలైనవి మేము భద్రత కోసం తుది వినియోగదారు విద్య గురించి మాట్లాడుతున్నాము చివరగా ఆపరేషన్ యొక్క భద్రతపై మొత్తం ఆపరేషన్లు జరుగుతున్నాయి కాబట్టి కార్యాచరణ భద్రత కాబట్టి IoT లేదా IIoT సందర్భంలో విభిన్న భద్రతా సమస్యలుగా ఇవి ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ అప్లికేషన్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డేటా సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ లేదా డేటా సెక్యూరిటీ నెట్వర్క్ సెక్యూరిటీ ఆపరేషనల్ సెక్యూరిటీ మరియు ఎండ్ యూజర్ ఎడ్యుకేషన్ యొక్క ప్రధాన భాగాలు ఇవి అనువర్తన భద్రత ప్రాథమికంగా మీరు బయటి వ్యక్తుల బెదిరింపుల నుండి విభిన్న అనువర్తనాలను రక్షిస్తున్నారని నిర్ధారిస్తుంది కాబట్టి ప్రాథమికంగా ఈ ప్రత్యేక రక్షణ కోసం కొన్ని సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మరియు విధానపరమైన పద్ధతులను ఉపయోగించవచ్చు కాబట్టి అవసరం ఏమిటంటే సాఫ్ట్వేర్ రక్షణతో పాటు హార్డ్వేర్ స్థాయిలో కూడా ఒకరకమైన రక్షణను కలిగి ఉండాలి సాఫ్ట్వేర్ స్థాయి ఈ ప్రత్యేక రక్షణ కోసం ఒకరు వేర్వేరు అప్లికేషన్ ఫైర్వాల్లను ఉపయోగించవచ్చు హార్డ్వేర్ స్థాయిలో కౌంటర్మెషర్లను ఉపయోగించవచ్చు ఒక రకమైన ప్రాక్సీ లేదా రౌటర్ లేదా ఇలాంటి రకమైన పరికరం ఈ రకమైన బయటి బెదిరింపుల నుండి రక్షణ ఉంటుంది కాబట్టి తీసుకోవలసిన విభిన్న చర్యలు ఇవి సమాచార భద్రత ప్రాథమికంగా సైబర్ సెక్యూరిటీ యొక్క ఉపసమితిగా గుర్తించబడింది ఇక్కడ మేము అవలంబించాల్సిన వ్యూహాల సమితి గురించి మాట్లాడుతున్నాము దానితో కొన్ని విధానాలు మరియు కొన్ని సాధనాలు ఉంటాయి మరియు ఈ విధానాలు సాధనాలు కొన్ని నియమాల ఆధారంగా వేర్వేరు బెదిరింపులను ఫిల్టర్ చేయవలసి ఉంటుంది పర్యవసానంగా ఈ విభిన్న విధాన నిబంధనల అమలు మేము డేటా లభ్యత సమగ్రత మరియు గోప్యతను నిర్వహిస్తాము మరియు ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి వ్యాపారాలు మరియు పరిశ్రమల సందర్భంలో సమాచార భద్రత రక్షణ డేటా లభ్యత సమగ్రత మరియు గోప్యత చాలా ముఖ్యం పేరు ప్రకారం నెట్వర్క్ భద్రత అనధికార ప్రాప్యత నుండి మా నెట్వర్క్ను రక్షించుకోవాలి కాబట్టి ప్రాథమికంగా నెట్వర్క్ నిర్మాణాన్ని రక్షించడానికి అవసరమైన భౌతిక మరియు సాఫ్ట్వేర్ చర్యలు ఆ ప్రక్రియలను నిర్దేశించాల్సి ఉంటుంది నెట్వర్క్ భద్రత అనధికార ప్రాప్యత సరికాని ఉపయోగం తప్పు తొలగింపు కూల్చివేత మరియు మొదలైన వాటి నుండి రక్షణను అందిస్తుంది కాబట్టి ఇది ఒక రక్షిత వేదిక ఇది ఒక రక్షిత వేదిక ఇది ప్రాథమిక నెట్వర్క్ పైన అనధికార వినియోగదారుల నుండి రక్షించడం అనధికార ప్రాప్యత దెబ్బతినకుండా రక్షించడం మరియు కంప్యూటర్లు వంటి ప్రస్తుత మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించడం వంటివి సృష్టించాలి కాబట్టి నెట్వర్క్ ప్రాథమికంగా హాని కలిగించే పాయింట్ దీని ద్వారా సంభావ్య దాడి చేసేవారు వేర్వేరు దాడులను ప్రారంభించవచ్చు ఆపరేషన్ సెక్యూరిటీ అనేది ఒక విశ్లేషణాత్మక చర్య ఇది సమాచార ప్రయోజనాలను వర్గీకరిస్తుంది మరియు ఈ సమాచార ప్రయోజనాల రక్షణ కోసం ఇది నియంత్రణను నియంత్రిస్తుంది కాబట్టి వ్యాపార దృక్పథంలో రక్షణ ఒక ముఖ్యమైన అంశం ఎందుకంటే కార్యాచరణ భద్రతా కార్యకలాపాల కారణంగా వ్యాపార చర్యలు రక్షించబడతాయి అంతిమ వినియోగదారు విద్య తుది వినియోగదారులు పరిశ్రమకు అతిపెద్ద భద్రతా ప్రమాదాలు భద్రత విషయంలో రాజీపడే మొదటి వారు కాబట్టి ఉద్యోగులు మరియు తుది వినియోగదారులు సాధారణంగా సమాచార బెదిరింపులు మరియు మౌలిక సదుపాయాలకు వచ్చే బెదిరింపుల గురించి అన్ని రకాల ఆలోచనలను కలిగి ఉండరు ఈ తుది వినియోగదారులు భద్రత పరంగా హాని కలిగించే పాయింట్లు కావచ్చు అనుకోకుండా వారు దాడి చేసేవారికి తలుపులు తెరవకుండా ఉండటానికి వారు తగినంతగా చదువుకోవాలి సైబర్ నేరాలు పెరుగుతున్నందున పరిశ్రమ తమ ఉద్యోగులకు సైబర్ దాడుల గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం కాబట్టి వివిధ రకాల సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు ఏమిటి సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు వైవిధ్యభరితంగా ఉంటాయి అవి వివిధ రకాలుగా ఉంటాయి మరియు అవన్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని కాబట్టి విమోచన సామాను చాలా సాధారణమైన సాధారణ రకం దాడి చేసేవాడు ఎన్క్రిప్షన్ ఉపయోగించి దాడి చేసే వ్యక్తి యూజర్ యొక్క కంప్యూటర్ ఫైళ్ళను లాక్ చేసే ఒక సదుపాయాన్ని ఇది అందిస్తుంది మరియు చట్టబద్ధమైన వినియోగదారులు వ్యవస్థను మరింతగా ఉపయోగించుకునేలా లాక్ చేయడానికి దాడి చేసేవారు కొంత డబ్బు డిమాండ్ చేస్తారు వారు వ్యవస్థను ఉపయోగించకుండా లాక్ చేస్తారు ఈ రకమైన దాడికి ఉదాహరణలలో ఒకటి లాకీ విమోచన సామాను రకం దాడి మాల్వేర్ మరియు ఈ పేరు సూచించినట్లు ఇది కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇది కంప్యూటర్ కంప్యూటర్ వినియోగదారులను విభిన్న కంప్యూటర్ వైరస్లు స్పైవేర్ మరియు వంటి వాటికి భంగం కలిగించడానికి ఉపయోగించబడుతుంది మరియు ట్రోజన్ హార్స్ వంటి మనకు ఇప్పటికే తెలిసిన స్పైవేర్ కంప్యూటర్ వైరస్లు కాబట్టి ఇవి ప్రాథమికంగా కంప్యూటర్ల యొక్క సాధారణ ఆపరేషన్ మరియు సైబర్ మౌలిక సదుపాయాలకు భంగం కలిగిస్తాయి మరియు అవి ప్రాథమికంగా రక్షించవు లేదా అవి పూర్తిగా భంగం కలిగించకపోవచ్చు అవి వ్యవస్థ యొక్క పనితీరును పూర్తిగా భంగపరచకపోవచ్చు కానీ కొన్ని ఆపరేషన్లలో కొన్ని విధానాలు కొన్ని ప్రక్రియలు దెబ్బతినవచ్చు మరియు ఇది ప్రాథమికంగా సాధారణ వినియోగదారుని వారి చట్టబద్ధమైన పనులను చేయకుండా భంగం చేస్తుంది సోషల్ ఇంజనీరింగ్ ఈ దాడి వినియోగదారులను తప్పుదారి పట్టించడానికి మానవ పరస్పర చర్యను కలిగి ఉంటుంది క్లిష్టమైన సమాచారాన్ని పొందడానికి సోషల్ ఇంజనీరింగ్ భద్రతా విధానాన్ని విచ్ఛిన్నం చేస్తుంది ఇది సాధారణంగా ఇప్పటికే సురక్షితం కాబట్టి ఈ రకమైన సోషల్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ దాడిలో భద్రతా విధానాలు ప్రాథమికంగా విచ్ఛిన్నమవుతాయి కాబట్టి ఉదాహరణలు రంధ్రం నీరు త్రాగుట ఫిషింగ్ అనేది దాడి యొక్క ఒక రూపం ఇక్కడ తప్పుడు సమాచారం పంపబడుతుంది మరియు ఈ సమాచారం ప్రాథమికంగా తప్పుడు ఇమెయిల్లను పంపే రూపంలో ఉంటుంది ఇవి గుర్తించదగిన వనరుల ద్వారా పంపబడ్డాయి మరియు లాగిన్ సమాచారం లేదా క్రెడిట్ కార్డ్ సమాచారం వంటి క్లిష్టమైన డేటాను పొందడం దీని లక్ష్యం ఫిషింగ్ దాడులు ఇప్పటికే ఇమెయిల్లలో ఉన్నవి ఇవి ప్రాథమికంగా ఫిషింగ్ దాడులు ఇవి మిమ్మల్ని క్రెడిట్ కార్డ్ సమాచారం కోసం అడుగుతాయి కొన్ని రోజుల తర్వాత ఇమెయిల్ ఖాతా చెల్లదు అని లాగిన్ సమాచారం ఈ రకమైన దాడులు జరగబోతున్నాయి మరియు ప్రాథమికంగా ఈ రకమైన దాడుల నుండి సంభావ్య బెదిరింపుల గురించి ఎవరో ఇప్పటికే అవగాహన కలిగి ఉండకపోతే వినియోగదారు అభ్యర్థించిన క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని సరఫరా చేస్తారు లేదా అనుకోకుండా దాడి చేసేవారికి వినియోగదారు పేరు మరియు పాస్వర్డ్ను సరఫరా చేస్తారు మరియు ఆ విధంగా వారు తమ సిస్టమ్కు ప్రాప్యతను కోల్పోతారు కాబట్టి ఈ విషయానికి ఉదాహరణ గూగుల్ డాక్స్ ఫిషింగ్ మరియు డ్రాప్బాక్స్ ఫిషింగ్ దాడులు మరియు అవి వేర్వేరు సిస్టమ్స్లో సాధ్యమయ్యే ఈ రకమైన ఇతర ఫిషింగ్ దాడుల వంటివి ఇప్పుడు పారిశ్రామిక ఇంటర్నెట్కు తిరిగి వెళ్దాం కాబట్టి మేము పారిశ్రామిక ఇంటర్నెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము సాధారణంగా విభిన్న విషయాల సెన్సార్లు యాక్యుయేటర్లు ఇంటర్నెట్ విషయాల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి కంప్యూటర్లు వ్యక్తులు యంత్రాలు అన్నీ కలిసి విభిన్నమైనవి పారిశ్రామిక ఇంటర్నెట్ అభివృద్ధిలో పాల్గొనేవారు పారిశ్రామిక ఇంటర్నెట్ పారిశ్రామిక తెలివైన చర్యలను కావలసిన వ్యాపార ఫలితాలను పొందడానికి అధునాతన డేటా విశ్లేషణాత్మక సాధనాలను ఉపయోగించడానికి అనుమతిస్తుంది పారిశ్రామిక ఇంటర్నెట్ యొక్క ఉదాహరణలు ప్రాథమికంగా స్వయంప్రతిపత్తమైన కార్లు మరియు తెలివైన రైల్రోడ్ వ్యవస్థలు వంటి ఫలితాలు కాబట్టి IIoT సెక్యూరిటీల కోసం భద్రతా సమస్యలు ముఖ్యమైనవి మరియు వ్యవస్థలను భద్రపరచడానికి ప్రమాణాలను భద్రపరచడం అవసరం కాబట్టి పరిశ్రమలు విభిన్న వ్యవస్థలు మరియు పరికరాలను ఉపయోగించాల్సి ఉంటుంది అయితే ప్రతిదీ స్మార్ట్ ఫ్యాక్టరీ ప్లాట్ఫామ్లో కలిసిపోతుంది మేము పరిశ్రమల గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు వారసత్వం అవి పరిశ్రమలో దశాబ్దాలుగా ఉన్నాయి అయితే కొన్ని వ్యవస్థలు ఇటీవలివి కావచ్చు ఇవి ఇప్పటికే భద్రంగా ఉండటానికి నిర్మించబడ్డాయి లెగసీ వ్యవస్థలు ముఖ్యంగా అమలు ప్రక్రియలో తీవ్రంగా పరిగణించబడాలి ఎందుకంటే ఈ వ్యవస్థలు వేర్వేరు దాడులను ప్రారంభించటానికి హాని కలిగించే పాయింట్లు కావచ్చు దాడి చేసేవారు వ్యవస్థలోకి రావడానికి వారసత్వ వ్యవస్థలు కావచ్చు ఇది కావచ్చు హాని కలిగించే పాయింట్లు ఎందుకంటే ఆ రోజుల ముందు రోజు భద్రత బాగా అర్థం కాలేదు వ్యవస్థలు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండకూడదని రూపొందించబడ్డాయి కాబట్టి ఆ వ్యవస్థలలో కొన్ని పాయింట్లను వదిలివేయడానికి కొన్ని సంభావ్య అవకాశాలు ఉన్నాయి ఇవి ప్రాథమికంగా దాడి చేసేవారు దాడులను ప్రారంభించగలవు కాబట్టి ఉత్పత్తి వ్యవస్థలో పారిశ్రామిక ప్రక్రియలో ప్రతి వారం లైన్ మొత్తం ఫ్యాక్టరీని ప్రమాదంలో పడేస్తుంది కాబట్టి వ్యక్తిగత IIoT అమలుదారుల చేతిలో జీవన భద్రత తత్ఫలితంగా ప్రమాదకరం కాబట్టి IIoT మరియు ఇండస్ట్రీ 4 0 సందర్భంలో సైబర్ సెక్యూరిటీ అవసరాలు ఏమిటి మొదటిది ప్రాథమికమైనది ఇది IIoT కి మాత్రమే కాకుండా ఏదైనా కంప్యూటింగ్ సిస్టమ్కు కూడా వర్తిస్తుంది దీనిని CIA ట్రైయాడ్ అని పిలుస్తారు C అంటే గోప్యత కోసం నేను సమగ్రత కోసం నిలుస్తుంది మరియు A లభ్యత కోసం నిలుస్తుంది మరియు రెండవ అవసరాలు ప్రాథమికంగా IIoT నిర్దిష్ట అవసరాలు ఇవి విశ్వసనీయత మరియు భద్రత గురించి మాట్లాడతాయి కాబట్టి CIA ట్రైయాడ్లో గోప్యత సమాచారం అనధికారికంగా బహిర్గతం చేయకుండా ఆగుతుంది నేను సమగ్రత కోసం నిలుస్తాను ఇది డేటాను ఏ అనధికార పద్ధతిలో మార్చలేమని నిర్ధారిస్తుంది మరియు లభ్యత కోసం A నిలుస్తుంది ఇది సమాచారం అధికారం కలిగిన వినియోగదారుకు మాత్రమే అందుబాటులో ఉంటుందని హామీ ఇస్తుంది IIoT సందర్భంలో సైబర్ సెక్యూరిటీని అందించడానికి సంబంధించి ఇవి కొన్ని సవాళ్లు కాబట్టి ప్రాథమికంగా మనం పరిశ్రమల గురించి మాట్లాడుతున్నప్పుడు మేము యంత్రాల గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ వేర్వేరు సెన్సార్లు యాక్యుయేటర్లు అన్నీ అమర్చబడి ఉంటాయి మరియు ఈ నోడ్లు అన్నీ ఇంటర్ నెట్వర్క్ అవి అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి ప్రాథమికంగా మీకు అలాంటి రకమైన వ్యవస్థ అవసరమైతే భౌతిక వ్యవస్థల నుండి పరివర్తన చెందడానికి పరిశ్రమలు వెళ్ళవలసి ఉంటుంది స్వతంత్ర భౌతిక వ్యవస్థలు ఈ రకమైన మౌలిక సదుపాయాలు లేకుండా సంవత్సరాలుగా ఉన్నాయి మరియు సెన్సార్లు యాక్యుయేటర్లతో అనుసంధానించబడిన యంత్రాలు తెలివిగా మారుతాయి కాబట్టి ఈ పరివర్తన జరగాలి ఈ పరివర్తన జరగబోతున్నప్పుడు ఈ పరివర్తన ప్రక్రియ ద్వారా మీరు ప్రవేశపెట్టగల ఈ విభిన్న దుర్బలత్వ అంశాలను మీరు పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి తయారీ లాజిస్టిక్స్ షిప్పింగ్ హెల్త్కేర్ మరియు పరిశ్రమల వంటి పరివర్తన సామర్థ్యాల గురించి మనం మాట్లాడేటప్పుడు వీటిని పారిశ్రామిక ఇంటర్నెట్ సందర్భంలో భిన్నంగా భిన్నంగా పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి ఏమి జరగవచ్చు అనేది డేటా ఉల్లంఘనలకు గురి కావచ్చు ఇది వివిధ రకాల సైబర్ నేరాలు మరియు సైబర్ బెదిరింపులను పెంచుతుంది ఎందుకంటే వివిధ రకాల దాడులు ఉన్నాయి అవి సాధ్యమే పరిశ్రమ 4 0 కోసం సైబర్ సెక్యూరిటీ ఆ గోప్యత ప్రామాణికత ఏకీకరణ తిరస్కరించడం మరియు యాక్సెస్ కంట్రోల్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది పరిశ్రమలోని మా యంత్రాలు మరియు విభిన్న పరికరాలను తెలివిగా చేయడానికి మేము క్రమంగా ప్రయత్నిస్తున్నాము కాబట్టి మేము మా సిస్టమ్స్లో కంప్యూటర్ నెట్వర్క్లను పరిచయం చేస్తున్నాము కాబట్టి కొన్ని కొత్త ఇంటర్నెట్ భద్రతా సమస్యలు ఉన్నాయి వాటిని ఈ పరిచయం మరియు పరివర్తన ప్రక్రియ ద్వారా గుర్తించాల్సి ఉంటుంది ఈ కొత్త భద్రతా సమస్యలను గుర్తించాల్సి ఉంటుంది మరియు మనకు వచ్చే సంభావ్య దాడులను కూడా విశ్లేషించి గుర్తించి పరిష్కరించాలి కాబట్టి పరిశ్రమ 4 0 సందర్భంలో విభిన్న భద్రతా సమస్యలు భద్రతా బెదిరింపులను నిర్వహించడానికి మేము వేర్వేరు పద్ధతులను రూపొందించాలి

వేర్వేరు పద్దతులు ప్రతిపాదించబడ్డాయి వేర్వేరు అల్గోరిథంలు ఉన్నాయి వీటిలో ఒకటి సైబర్టాక్ గుర్తింపు కోసం ఒక కంప్యుటేషనల్ ఇంటెలిజెంట్ సిస్టమ్ ప్లాట్ఫామ్ ఇది భవిష్యత్తులో ఏదో ఒక రకమైన దాడి జరుగుతుందో ఉహించగలదు ప్రాథమికంగా ఈ ప్లాట్ఫాం అవసరమైన అల్గారిథమ్ను అమలు చేస్తుంది ఇది డేటాను మిళితం చేస్తుంది మరియు ఫిల్టర్ చేస్తుంది మరియు సేకరించవచ్చు భవిష్యత్తులో రాగల సంభావ్య ముప్పు ఉందా అని గుర్తించడానికి విశ్లేషించబడుతుంది కాబట్టి ఇది CIA వ్యవస్థ మరియు ఇది ఎలా పనిచేస్తుంది మరొకటి సాఫ్ట్వేర్ నిర్వచించిన క్లౌడ్ తయారీ నిర్మాణం ఈ ప్రాథమికంగా మీకు సిస్టమ్ యొక్క 3 భాగాలు ఒకటి సాఫ్ట్వేర్ విమానం రెండవది హార్డ్వేర్ విమానం మరియు మూడవది ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్లోని సమిష్టి EIF సాఫ్ట్వేర్ విమానం ప్రాథమికంగా CE లలో వేర్వేరు నియంత్రణ అంశాలను కలిగి ఉంటుంది మరియు ఈ ప్రతి CE లు డేటా ట్యాప్ పాయింట్లుగా ఉపయోగించబడతాయి ఎందుకంటే అవి కమ్యూనికేషన్ మరియు కార్యకలాపాలపై లోతైన పరిశీలన కలిగి ఉంటాయి SDCMA లో స్ట్రీమింగ్ డేటా CE చేత EIF కి సరఫరా చేయబడుతుంది మరియు సెన్స్ డేటా EIF చే కనుగొనబడుతుంది మరియు అసాధారణతను గుర్తించడానికి ఈ EIF కూడా బాధ్యత వహిస్తుంది కాబట్టి దీనితో మేము ఈ ఉపన్యాసం ముగింపుకు వచ్చాము కాబట్టి మేము ఏమి చేసాము సైబర్ సెక్యూరిటీ ఎందుకు ముఖ్యమైనది దాని యొక్క సారాంశం సైబర్ సెక్యూరిటీ యొక్క విభిన్న అంశాలు ఇండస్ట్రీ 4 0 లోని ఈ IoT మరియు IIoT ప్లాట్ఫామ్లపై ప్రయోగించే దాడుల రకాలు ఈ విషయాల గురించి మరింత లోతుగా తెలుసుకోవటానికి మీకు ఆసక్తి ఉంటే ఇవి మీ ముందు ఇవ్వబడిన కొన్ని సూచనలు మరియు మీరు వాటి ద్వారా వెళ్ళవచ్చు అనేక రకాలైన ఇతర సూచనలు ఉన్నాయి అవి కూడా ఒక రకమైన శోధన ద్వారా పొందవచ్చు మీరు వేర్వేరు సమస్యలు విభిన్న పరిష్కారాలు మరియు మొదలైన వాటి గురించి మాట్లాడే ఇతర తేడాలను పొందగలుగుతారు కాబట్టి సైబర్ సెక్యూరిటీ IoT సెక్యూరిటీకి భద్రత ఐయోటి లేదా ఈ రోజుల్లో మరియు చాలా పరిశోధనలు ఈ అంశాలపై జరుగుతున్నాయి కాబట్టి మీరు ఈ సమస్యలలో ప్రతి ఒక్కటి లోతుగా తెలుసుకోవటానికి ఆసక్తి కలిగి ఉంటే మీరు ప్రాథమికంగా అందుబాటులో ఉన్న ఈ విభిన్న సాహిత్యాలను చూడాలి మరియు మీరు భద్రతా పరిశోధకులైతే మీకు కూడా ఆసక్తి ఉంటే మీరు వాటిని అమలు చేయడానికి ఆసక్తి కలిగి ఉండవచ్చు కాబట్టి దాని కోసం మీరు ఈ విభిన్న సాహిత్యాలను ఈ తేడాలలో మరియు వెలుపల మరింత వివరంగా తెలుసుకోవాలి దీనితో మనం ముగింపుకు వస్తాము ధన్యవాదాలు